అందరికీ నమస్కారం సాఫ్ట్ స్కిల్స్ మరియు పర్సనాలిటీ పై ఐఐటి కాన్పూర్ నుండి ఎన్పిటిఇఎల్ మూక్ కోర్సుకు తిరిగి స్వాగతం

మనము 5 వ వారంలో మాడ్యూల్ 2 లో ఉన్నాము మరియు ఇది దీనికి 26 వ ఉపన్యాసం నేను ఇప్పటికే చెప్పినట్లుగా మేము సగం కోర్సును దాటాము మరియు మేము తదుపరి భాగంలో ఉన్నాము మరియు ఇప్పటికే మనం తరువాతి సగం యొక్క రెండవ మాడ్యూల్లో ఉన్నాము మరియు కోర్సు యొక్క రెండవ భాగంలో నేను నిజంగా చాలా ఆసక్తికరంగా ప్రారంభించాను మరియు సాంకేతికత మరియు సమాచార మార్పిడికి సంబంధించి అత్యంత సంబంధిత మాడ్యూల్ కాబట్టి మునుపటి ఉపన్యాసంలో కూడా నేను దానితో ప్రారంభించాను మరియు ఇది నేను ప్రత్యేకంగా చేస్తున్నాను మొబైల్ సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఉపయోగం ప్రభావం దుర్వినియోగం ప్రభావంపై దృష్టి పెట్టబోతున్నాను మరియు ఇది మీకు ఒక రకమైన మొబైల్ వ్యక్తిత్వాన్ని ఎలా ఇస్తోంది నేను నా ఉపన్యాసాన్ని ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో నేను ఏమి చేశానో త్వరగా తిరిగి తెలుసుకుందాం నేను ఈ వారాన్ని ముఖ్యంగా మునుపటి ఉపన్యాసంలో ప్రభావం గురించి మీకు చెప్పడం ప్రారంభించాను మరియు సాధారణంగా కమ్యూనికేషన్లో సాంకేతికత యొక్క ప్రభావం కాబట్టి మనం సమాచార యుగంలో జీవిస్తున్నాం ఆపై అన్ని హైటెక్ టెక్నాలజీలు ఇచ్చాయి మనకు మెరుగైన ప్రయోజనాలు ఉన్నాయి కానీ అదే సమయంలో అది మన వ్యక్తిత్వంపై ఎటువంటి ప్రభావం చూపదు ఆ సందర్భంలో నేను మీకు డోనా హరవే ఉపయోగించిన కొత్త పదాన్ని పరిచయం చేసాను మనం మధ్యలో చిక్కుకున్న వ్యక్తిత్వాన్ని సైబోర్గ్స్ అని పిలుస్తాము అంటే సైబర్నెటిక్ జీవులు మనం పార్ట్ మెషిన్ మరియు పార్ట్ హ్యూమన్ అని సూచిస్తున్నాయి మరియు అస్పష్టమైన ఇంటర్ఫేస్ కారణంగా మనం ఈ మానవ గుర్తింపును పాక్షికంగా కోల్పోయాము జీవ మరియు యాంత్రిక భాగాల మధ్య జీవసంబంధమైనది మరియు వాస్తవానికి సాంకేతికమైనది మధ్య తేడాను మనం నిజంగా గుర్తించలేము కాబట్టి మనం ఆ సమయానికి చేరుకున్నాము మానవ అధ్యాపకుల యొక్క అన్ని మీడియా విస్తరణలను నిజమైనవిగా పరిగణించడం ద్వారా మేము సైబోర్గ్లుగా మారాము సాంకేతిక భాగాలు మానవ గుర్తింపును నిర్వచిస్తాయి అలాగే అందిస్తాయి ఎలక్ట్రానిక్ వంటి అన్ని సాంకేతిక అంశాలకు నేను మీకు ఉదాహరణ ఇస్తాను మీరు ఉపయోగించే గాడ్జెట్లు మీరు ఉపయోగించే టాబ్లెట్ రకం మీరు ఉపయోగించే ల్యాప్టాప్ రకం మీ వద్ద ఉన్న కార్లు వారందరూ మీరు ఏ రకమైన వ్యక్తి ఎంత ధనవంతుడు ఎంత శక్తివంతమైన ఎంత సరళమైన ఎంత సంతృప్తిగా ఉంది ఎంత సంతోషంగా ఉంది ఎంత బాధగా ఉంది మరియు ఈ గాడ్జెట్లు మిమ్మల్ని నిర్వచించాలని మీరు నిజంగా భావిస్తారుకానీ నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఇది ఇతర మార్గం రౌండ్ ఉండాలి మీరు అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి అయితే అంతర్గత ప్రేరణలు మరియు మీ వ్యక్తిత్వం యొక్క అంతర్గత కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు బాహ్య బాహ్య పరిధీయాలు వాస్తవానికి మీ గుర్తింపును ప్రభావితం చేయవు వాస్తవానికి మీ ఆలోచనను కూడా ప్రభావితం చేయవు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి మిమ్మల్ని నిర్వచించేది మీ స్వంత కారు కాదు కానీ మీరు లోపల ఏమనుకుంటున్నారో అదే మీరు నిజంగా మిమ్మల్ని నిర్వచిస్తారు మరియు వర్గీకరిస్తారు కాబట్టి మీరు అత్యంత ముఖ్యమైన ఆలోచనను మార్చుకోవాలి మరియు మీరు ఒక ఆలోచనను మార్చుకోవాలి వాస్తవానికి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభావితమవుతున్న మైండ్ సెట్ యంత్రానికి మానవ చికిత్స ఇవ్వబడుతుంది మరియు మానవుడికి యంత్రంలా చికిత్స చేస్తారు కాబట్టి ఆ సందర్భంలో నిజంగా కొడుకు వేళ్ళను గాయపరిచిన తండ్రి కథ గురించి నేను మీకు చెప్పాను మరియు తరువాత అతను కుమారుడు తనను నిజంగా ప్రేమిస్తున్నాడని గ్రహించినందుకు పశ్చాత్తాపం చెందాడు చాలా మరియు కోల్పోయిన వేళ్లు అయిన బయోటిక్ భాగాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేము అయితే కారులో కొడుకు వల్ల ఏర్పడిన గీతను వెంటనే తొలగించవచ్చు ఇప్పటికే జరిగిన సైబర్ గెయిన్ మార్పు మనల్ని మానసికంగా అలాగే ప్రభావితం చేస్తోంది భౌతికంగా మరియు ఈ వాతావరణంలోఈ సందర్భంలోఈ నేపథ్యంలో మనం మూడు ప్రశ్నలు అడగాలి ముఖ్యమైన కీలక పదాలలో ఒకటి నియంత్రణ మరొకటి ప్రయోజనం మరియు మూడవది ఎంపిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరు నియంత్రిస్తారు ఎవరు ఇస్తున్నారు వంటి చాలా స్వీయ పరిశీలన ప్రశ్నలను మనం అడగాలి సాంకేతికతకు దిశ సాంకేతికతకు మమ్మల్ని నడిపిస్తున్నది మేము నిజంగా నియంత్రిస్తున్నామా మనం ఉపయోగించే సాంకేతిక పరికరాలు లేదా వాటిని ఉపయోగించి మనల్ని ఎవరైనా నియంత్రిస్తున్నారా ఎవరు దాని నుండి ప్రయోజనాలు మనం నిజంగా ప్రయోజనం పొందుతున్నామా లేదా మరొకరు ప్రయోజనం పొందుతున్నారా మరియు మనం నిజంగా ప్రయోజనం పొందుతున్నామా కొన్ని సాంకేతిక పరికరాలను కొనుగోలు చేయడంలోకలిగి ఉండటంలోకలిగి ఉండటంలో ఎంపిక ఉంటుంది లేదా ఎవరైనా మనకోసం వీటిని ఎంచుకుంటున్నారా కాబట్టి ఇవి మీరు అడగాల్సిన ప్రశ్నలు మరియు సమాధానాలు చాలా విషయాలను వెల్లడిస్తాయి మీకు అనుగుణంగా మీరు మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవచ్చు ఇప్పుడుఇందులో మొబైల్ సెల్ ఫోన్ సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రభావం మరియు అది ఎలా ఉంటుందనే దానిపై దృష్టి పెడదాం నిజానికి మన వ్యక్తిత్వాన్ని మార్చుతోంది లేదా అది ఎలా మారుతోంది ఇది మనల్ని చాలా మార్చింది మరియు దాని నుండి మానవత్వాన్ని ఎలా రక్షించగలము మొదట మీరు మొబైల్ ఫోన్లు వాస్తవానికి ఏ ప్రయోజనం కోసం కనుగొనబడ్డాయో పరిశీలిస్తే స్థిరత్వానికి వ్యతిరేకంగా చలనశీలతను ఇవ్వడం దీని ఉద్దేశ్యం కాబట్టి ల్యాండ్ ఫోన్ వాస్తవానికి ల్యాండ్ కనెక్ట్ చేయబడిన ఫోన్ అయితే ఈ సెల్ ఫోన్ రేడియో ధ్వని సంకేతాలను ఉపయోగిస్తుంది విద్యుత్ సంకేతాలుగా మార్చే టెలిఫోన్కు భిన్నంగా తరంగాలు మరియు తరువాత మళ్ళీ ఇది అదే ప్రక్రియను రివర్స్ చేస్తుంది ఇక్కడ ఇది సంకేతాలను పంపడానికి రేడియో తరంగాలను ఉపయోగిస్తుంది కాబట్టి మీరు దానిని కదిలేదిగా చేయగలుగుతారు కాబట్టి ఇంట్లోనే ఉండి కాల్ కి హాజరయ్యే బదులు మీరు ఎక్కడైనా ఉండవచ్చుఆపై మీరు సుదూర ప్రాంతం నుండి కూడా ఎవరితోనైనా మాట్లాడవచ్చు మరియు అన్ని సమయాల్లో వెళ్లి నిలబడటానికి బదులుగా సమయాన్ని ఆదా చేయడమే ప్రధాన ఉద్దేశం ఎక్కడో బయట నిలబడి ఆపై క్యూలో నిలబడి మీరు వెంటనే ఎవరికైనా కాల్ చేయవచ్చు మరొక ఉద్దేశ్యం ఏమిటంటే మీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లుగా అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడం లేదా మీరు ఒక రకమైన గుండెపోటుతో లేదా మీ ఉనికి ఉన్న చోట ఏదైనా రకమైన అత్యవసర పరిస్థితితో బాధపడుతున్నారు అవసరం లేదా మీ దృష్టిని పిలవాలి లేదా మీరు దానిని ఉపయోగించగల ఎవరినైనా పిలవాలి ఇతర ఆసక్తికరమైన అంశం ఏమిటంటే మీరు వ్యక్తులతో కనెక్ట్ కావడానికి అక్కడికి వెళ్లి బదులుగా తక్షణమే కనెక్ట్ కావచ్చు ఆపై ఫోన్ కాల్ చేయడానికి లేదా మీరు వెళ్ళడానికి గడిపిన సమయాన్ని కూడా నిర్ణయించండి ల్యాండ్ లైన్ వైపు కాబట్టి మీరు వెంటనే మీ జేబులో నుండి తీసుకొని ఎవరికైనా కాల్ చేయవచ్చు మొత్తంమీద ఇది మానవ సంబంధాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి కనుగొనబడింది కానీ మనం ప్రశ్నలు అడగాలి ఈ మొబైల్ ఫోన్ నిజంగా ఈ ప్రయోజనం కోసం పనిచేస్తుందా మీరు దానిని జాగ్రత్తగా పరిశీలిస్తే సెల్ ఫోన్లు వాస్తవానికి వాటి అసలు నుండి దూరంగా మారాయి ఈ రోజుల్లో మన వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లతో ఇమెయిల్ను తనిఖీ చేయవచ్చు ఆటలు ఆడండి సోషల్ మీడియాలో చాట్ చేయండి పాటలు వినండి సినిమాలు చూడండి మరియు వచన సందేశాలను పంపండి మరియు మొదలైనవి కాబట్టి అది కూడా కెమెరా యొక్క పనిని చేస్తోంది ఆపై ఈ రోజు అది అలా బయటకు వచ్చింది స్మార్ట్ ఫోన్లలో సాంకేతిక పరిజ్ఞానంలో అనూహ్యమైన పురోగతి గురించి మనం ఆలోచించలేని అనేక అనువర్తనాలు ఉన్నాయి ఇప్పుడు వాయిస్ ద్వారా కమ్యూనికేషన్ను సులభతరం చేయాలనే అసలు ఉద్దేశం రిమోట్గా మరచిపోతుందికాబట్టి ఇది మానవత్వం యొక్క నిర్మూలనకు కారణమవుతుంది అవును మరియు ఇది ఎలా జరుగుతుందో చూద్దాం ఇప్పుడు మనం దానిలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక రకమైన పరీక్షలో ఉంచుదాం ఒక సాధారణ పరీక్ష మరియు అప్పుడు మీరు ఈ ప్రశ్నలను మీరే అడగండి ఆపై సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి సమాధానం వాస్తవానికి ఫ్రీక్వెన్సీ పరంగా ఉంటుంది ఆపై మీరు ఎంత అవును లేదా ఎంత బలంగా చెబుతారు మీరు వద్దు అని చెబుతారుమీరు ఎంత గట్టిగా అంగీకరిస్తారుఈ ఫోన్లతో మీరు ఎంత గట్టిగా విభేదిస్తారు ఇప్పుడు మీరు మొబార్చ్లు అయ్యారా అని పరీక్ష మీకు తెలియజేస్తుందినేను కేవలం ఆడుతున్నాను సైబోర్గ్స్ పరంగా డోనా హరవే ఉపయోగించే పదం మొబార్చ్లు మీరు సైబర్నెటిక్ ఆర్గానిజమ్స్ మాదిరిగానే మొబైల్ ఆర్గానిజమ్స్గా మారారని నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడుఇవి మనం పరీక్షలో ఉంచగల కొన్ని ప్రశ్నలుఆపై మీరు ప్రయత్నించండి వీలైనంత నిజాయితీగా దీనికి సమాధానం ఇవ్వండి మీరు నిద్రపోయి మీ మొబైల్తో మేల్కొంటారా కాబట్టి దీని అర్థం నిద్రపోతున్నప్పుడు మీరు పాటలు వినడం లేదా ఓదార్పునిచ్చే సంగీతం వినడం లేదా చూడటం నిద్రపోయే ముందు సినిమా తీయండి లేదా మీరు ఏదైనా చేయండికానీ మీరు నిద్రపోయే ముందు మీకు ఈ మొబైల్ అవసరం ఆపై మీరు మీ మొబైల్తో మేల్కొంటారా అంటే మిమ్మల్ని మేల్కొల్పేది మొబైల్ అప్పుడు మీరు లేచిన వెంటనే మొదట మీ మొబైల్ చూడాలనుకుంటున్నారు కాబట్టి మీరు చూసే చివరిది మరియు ఉదయం మీరు చూసే మొదటిది అదే మీరు అన్ని సమయాల్లో మొబైల్ను వెంట తీసుకెళ్తున్నారా మీరు మొబైల్ నుండి విముక్తి పొందే సమయం ఏదైనా ఉందా కాబట్టి నడుస్తున్నప్పుడు కొంతమంది మొబైల్ను వదిలివేయడం వంటి కొన్ని మొబైల్ ఉచిత గంటలు మీకు ఉన్నాయా ఇంట్లో వారు నడవడానికి వెళ్ళినప్పుడు మొబైల్ ఇబ్బంది పడటం వారు కోరుకోరు కొంతమంది ఆలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు లేదా ముసుగు లేదా చర్చికి వెళ్ళినప్పుడు లేదా వెళ్ళినప్పుడు సాధారణ ధ్యానం కోసం లేదా యోగా సెషన్ కోసం కూడా వారు మళ్లీ మొబైల్లను ఇంట్లో వదిలివేస్తారు కాబట్టి మీరు కొన్నిసార్లు లేదా మీరు కొన్ని క్రీడలు ఆడుతున్నప్పుడు కూడా స్వేచ్ఛగా ఉంటారా కాబట్టి మీరు మొబైల్ను ఇంట్లో వదిలి ఆపై మీరు పూర్తిగా మొబైల్ మీద దృష్టి సారించే సమయం ఇదేనా మీ స్వంత వ్యక్తిత్వం కోసం మీ స్వంత మానసిక ఆరోగ్యం కోసం మీరు చేస్తున్న కార్యకలాపాలు మీరు కొంత ఖాళీ సమయాన్ని ఇస్తారా మీరు మణికట్టు గడియారం ధరించడం మానేశారా ఇది మీరు అడగాల్సిన మరో ప్రశ్న కాబట్టి చాలా మంది ఈ అలవాటును పూర్తిగా కోల్పోయారు నిజానికి వారు మణికట్టు గడియారం ధరించాల్సిన అవసరం లేదని పూర్తిగా అనవసరమని వారు భావిస్తారు చూడండి మరియు మీరు సమయాన్ని తనిఖీ చేయడానికి మొబైల్ ఫోన్ను మాత్రమే ఉపయోగిస్తారు మరికొన్ని ప్రశ్నలు మీరు మ్యూజిక్ ప్లేయర్ నుండి సంగీతం వినడం మానేశారా కాబట్టి మీకు వివిధ రకాల క్యాసెట్ ప్లేయర్లు ఉండే సందర్భాలు ఉన్నాయి తరువాత మళ్లీ DVD ప్లేయర్ మరియు తరువాత సిడి ప్లేయర్ మరియు తరువాత అన్ని రకాల ప్లేయర్ల మాదిరిగా సంగీత వ్యవస్థ అమర్చబడి ఉంటుంది సౌండ్ స్పీకర్లు మరియు అన్నింటితో ఇప్పుడు మీరు దానిని ఉపయోగిస్తున్నారా లేదా మీరు దానిని ఆపివేసి ఆపై మీరు వినడానికి ఇష్టపడతారు మీ మొబైల్ ద్వారా మాత్రమే సంగీతం మీరు టీవీలో వార్తలు చూడటం మానేశారా కాబట్టి మీరు కొన్ని అనువర్తనాలను ఉంచారు ఆపై మీరు టెలివిజన్లో వార్తలను తనిఖీ చేయడానికి అనువర్తనాలను మాత్రమే ఉపయోగిస్తారు ఆపై మీరు కాలిక్యులేటర్ను ఉపయోగించడం మానేశారు కాబట్టి మీరు మీ టేబుల్ నుండి కాలిక్యులేటర్ను పూర్తిగా తొలగించారా లేదా మీరు ఎప్పుడూ తీసుకోలేదు మీరు మొబైల్ నుండి అనువర్తనాన్ని ఉపయోగించవచ్చని మీకు తెలుసు కాబట్టి కాలిక్యులేటర్ను కొనుగోలు చేసారు తనిఖీ కోసం దీనిని ఉపయోగించవచ్చు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు చిరునామా పుస్తకం ఫోన్ బుక్ ఉపయోగించడం మానేశారా కాబట్టి మేము చిరునామా నోట్బుక్లో చిరునామాలను నిర్వహిస్తున్న సందర్భాలు ఉన్నాయి లేదా మేము ముందు భాగంలో ఫోన్ నంబర్లు ఉంటాయి మీరు కొన్ని ముఖ్యమైన సంఖ్యలను కూడా వ్రాయడం మానేశారా ఎందుకంటే మీకు ఖచ్చితంగా తెలుసు మీరు వాటిని మీ మొబైల్ ఫోన్లో నిల్వ చేయవచ్చు మరియు ఇప్పుడు మీకు చాలా అనువర్తనాలు ఉన్నాయని కూడా తెలుసు మీరు కనెక్ట్ చేయవచ్చు ఆపై మీరు దానిని నెట్లో కూడా ఉంచవచ్చు కాబట్టి మీరు వారిని కోల్పోతారని మీకు ఎప్పుడూ అనిపించదు కాబట్టి మీరు నోట్బుక్లో వ్రాసే ఈ అలవాటును ఆపివేశారు మీరు ముఖ్యమైన ఫోన్ నంబర్లు కూడా గుర్తుంచుకోవడం మానేశారా కాబట్టి మనం 4050 ఫోన్ నంబర్లను గుర్తుంచుకునే సమయాలను గుర్తుంచుకోండి అప్పుడు అది 3020కి వచ్చింది ఆపై కనీసం 10 ముఖ్యమైన ఫోన్ నంబర్లు కాబట్టి మీరు కనీసం మీకు దగ్గరగా ఉన్న ఫోన్ నంబర్లను గుర్తుంచుకోగలరు మీ స్వంతం కుటుంబ సభ్యులు మీ సొంత బాస్ మరియు ముఖ్యమైన అత్యవసర నంబర్లు మొబైల్ నంబర్లు మీ డాక్టర్ మొబైల్ నంబర్ మీకు గుర్తుందా లేదా మీ నంబర్ను కూడా తనిఖీ చేయాల్సిన వ్యక్తిగా ఉన్నారా నంబర్ ఏమిటో ఎవరికైనా చెప్పే ముందు మీ స్వంత మొబైల్ కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారు మరియు మీరు గుర్తుంచుకోని కొన్ని ముఖ్యమైన సంఖ్యలను గుర్తుంచుకోవలసి వస్తే వాటిని గుర్తుంచుకోవడానికి కూడా ఇబ్బంది పడండి ఎందుకంటే మీరు దానిని నిల్వ చేస్తారని మీకు తెలుసు ఆపై మీరు ఇది ఎప్పుడైనా గుర్తుకు రావచ్చు మరో ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే మీరు మీ కెమెరాను ఉపయోగించడం మానేశారా మీరు ఫోటోలు తీయడానికి మొబైల్ మాత్రమే ఉపయోగిస్తున్నారా మరియు మీరు మీ కెమెరాను ఉపయోగించడం మానేశారా ఇప్పుడు మీరు దీన్ని అత్యధిక ఫ్రీక్వెన్సీతో చేస్తున్నారని చెబుతూ ఉంటే అప్పుడు మీరు వద్దు వద్దు వద్దు అని చెప్పే బదులు ఈ ప్రశ్నలన్నింటితో ఏకీభవించండి కాబట్టి మీరు ఇప్పటికే ఈ మొబార్చ్లు మొబైల్ ఆర్గానిజమ్స్గా మారారు మొబైల్ మీలో అంతర్భాగంగా మారింది మరియు మీరు దానిని పంపిణీ చేయలేరు ఇప్పుడు తదుపరి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు బానిస అయ్యారా కాబట్టి ఇది చాలా అనివార్యంగా మారుతోందని నేను చెప్పినప్పుడు కొంతమంది ఉన్నారు ఇంకా బానిసలుగా మారలేదు కాబట్టి తదుపరి స్థాయి ఏమిటంటే ఇది చెడు అలవాటుగా మారింది మరికొన్ని ప్రశ్నలు అడుగుదాం ఆపై మీరు ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వబోతున్నారో చూద్దాం మీరు వ్యసనపరులా కాదా అని నిర్ణయించుకోండి ఇప్పుడు సారూప్య ప్రశ్నలు కానీ విభిన్న తీవ్రతతో పడుకునే ముందుమీ దిండు దగ్గర మొబైల్ ఉంచకపోతే మీకు అభద్రత అనిపిస్తుందా మీరు దానిని మీ దిండు కింద ఉంచాలా లేదా మీ జేబులో ఎక్కడైనా దాచాలా లేదా మీ పక్కన ఉంచాలా లేకపోతే మీకు అస్సలు నిద్ర రాదు మరియు నిద్రపోతున్నప్పుడు మీరు సందేశాల కోసం తనిఖీ చేయడానికి తరచుగా లేస్తారా కాబట్టి మీరు సందేశాలను తనిఖీ చేయకపోతే మీకు ఒక రకమైన ఆందోళన కలుగుతుంది కాబట్టి మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీరు లేచి ఈ సందేశాలు ఉన్నాయా అని తనిఖీ చేయాలి ఎవరైనా మిమ్మల్ని పిలుస్తున్నారో లేదో రండి లేదా వద్దు తరువాత మొబైల్ కార్యకలాపాలపై మీ ఆసక్తి కారణంగా మీరు మీ నిద్ర దినచర్యను త్యాగం చేస్తారా మీరు 10 నుండి 7 వరకు నిద్రపోతున్నారని అనుకుందాం కానీ మీ స్నేహితుడు మీకు 10 30 వద్ద కాల్ చేస్తున్నందున కాబట్టి మీరు మీ నిద్రను సర్దుబాటు చేసారు ఆపై మీరు ఒక ఆటలో చేరాలని స్నేహితుడు కోరుకున్నాడుమీరు ఆడుతున్నారు ఒక ఆట లేదా మీరు చాట్ లో ఉన్నారు కాబట్టి సుదీర్ఘంగా ఆటలు ఆడుతూ మాట్లాడండి లేదా మీరు ఇప్పుడే ఫేస్బుక్లోకి వెళ్లడం లేదా ఉపయోగించడం ప్రారంభించారు వాట్సప్ ఆపై మీరు కొన్ని సోషల్ మీడియాలో చేరాలనుకున్నారుఆపై మీరు పంచుకోవడం ప్రారంభించారు సమాచారం మరియు ప్రజలతో చాటింగ్ చేయడం ఆనందించండి 30 వద్ద ప్రారంభమైంది ఆపై అకస్మాత్తుగా అది 12 30 వరకు వెళ్లిందని మీరు గ్రహిస్తారు మీరు మరో 10 లేదా 15 నిమిషాలు గ్రహించి అప్పుడు అది 330 అని గ్రహిస్తారు ఇప్పుడు మీరు సమయ గమనాన్ని కోల్పోతున్నారా ఆపై ముఖ్యంగా దీని కారణంగా మీ నిద్ర దినచర్యను కోల్పోతున్నారా మీ మొబైల్ లేకుండా మరియు ఊహాత్మక పరిస్థితిలో మీరు ఎంతకాలం జీవించగలరు అని అనుకుందాం మొబైల్ లేకుండా జీవించడానికి ఎవరైనా మీకు కోటి రూపాయలు ఇస్తే అది లేకుండా మీరు ఎంతకాలం జీవించగలరు ఈ రోజు ఎవరైనా మీకు కోటి రూపాయలు ఇస్తే అది శాశ్వతంగా ఉంటుందా మీరు దానిని ఎప్పటికీ వదులుకోగలరా లేదా 10 సంవత్సరాల పాటు మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవచ్చు లేదా అని చెప్పగలరా 1 సంవత్సరం కొన్ని నెలలు 1 నెల 15 రోజులు 10 రోజులు 3 రోజులు 1 రోజు లేదా ఇది కొన్ని గంటలు లేదా కొన్ని నిమిషాలు మాత్రమే లేదా మీరు బిగ్గరగా చెప్పబోతున్నారా మీ మొబైల్ లేకుండా మీరు ఒక్క నిమిషం కూడా జీవించలేరు అని మీరు మీ మొబైల్ లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేరు మీరు ఇలా చెప్పబోతున్నట్లయితే మీరు ఇప్పటికే ఈ నోమోఫోబియాతో బాధపడుతున్నారు భయం నోమోఫోబియా అంటే భయం నోమో అంటే మొబైల్ ఫోన్ భయం లేనిది కాబట్టి మీరు ఒక నిమిషం వృధా చేసినప్పటికీ మీరు జీవించలేరని మీరు ఈ భయంతో బాధపడుతున్నారు కాబట్టి మీలో ఇప్పటికే ఒక స్వాభావిక భయం ఉంది మీరు మిమ్మల్ని మీరు నొక్కి చెబుతున్నారు ఆపై ఇది ఉంది ఇది కేవలం ఒక అంతర్భాగంగా మారి ఆపై మీరు దానికి బంధింపబడినట్లుగా ఉంటుంది ఇది చాలా కష్టం ఒక నిమిషం పాటు అలాగే వదిలేయండి నెట్ నుండి నాకు వచ్చిన ఆసక్తికరమైన ఫన్నీ కోట్ను చూడండి అది నేను చివరకు గ్రహించానని చెబుతుంది అంటే ప్రజలు తమ ఫోన్లకు ఖైదీలు అందుకే వారిని సెల్ ఫోన్లు అని పిలుస్తారు కాబట్టి సెల్ అనే పదానికి ఒక ఆట ఉంది కాబట్టి సెల్యులార్ ఫోన్ అదే సమయంలో సెల్ కూడా జైలు ను సూచిస్తుంది మీరు మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తున్నప్పుడు మీ స్వంత జైలులో పట్టుబడ్డారని మరికొన్ని ప్రశ్నలకు మీరు నిశ్చయంగా సమాధానం ఇస్తుంటే మీరు ఇప్పటికే చేరుకున్నారు వ్యసనం దశలోకొన్ని అనువర్తనాలు పని చేయనప్పుడు అకస్మాత్తుగా అనువర్తనాలు పని చేయనప్పుడు మీరు భయపడుతున్నారా కాబట్టి అప్పుడు అది మీకు భయాన్ని కలిగిస్తుంది మరియు మీ ఫోన్ను కోల్పోవడం గురించి మీకు పీడకలలు వస్తాయా కాబట్టి అకస్మాత్తుగా మీరు నిద్రపోతున్నప్పుడు అర్థరాత్రి మేల్కొంటారు మరియు కలలో మీకు ఒక అనుభూతి కలుగుతుంది ఎవరైనా మీ ఫోన్ను దొంగిలించారని లేదా మీరు మీ ఫోన్ను కోల్పోయారని లేదా మీ ఫోన్ను దొంగిలించారని మీరు భయపడుతున్నారు త్వరలో బ్యాటరీ అయిపోతుంది అని కాబట్టి బ్యాటరీ అయిపోతుందనే భయం మీకు కలిగిస్తుందా అప్పుడు మీరు చేయరు దీని కారణంగా ముఖ్యమైన కాల్స్ చేయగలుగుతారు లేదా మీరు ఎక్కువ మంది వ్యక్తులతో మాట్లాడాలనుకోవడం మరియు కనెక్ట్ కావాలనుకోవడం వల్ల కావచ్చు మీరు అదనపు మొబైల్ను విడివిడిగా ఉంచుతున్నారా లేదా అది కేవలం ఒక అదనపు మొబైల్ మాత్రమే కాదా కానీ మీరు మీతో పాటు రెండు మూడు ఫోన్లు ఉంచుకుంటారు టెక్స్టింగ్ మరియు అధిక వినియోగం కారణంగా మీకు కంటి ఒత్తిడి మరియు మెడ సమస్యలు ఉన్నాయా మరియు మీరు దాని గురించి పట్టించుకోరు మీ కళ్ళు ఒత్తిడికి గురవుతున్నాయని మీకు తెలుసు మీరు సినిమా చూడటం మానేయాలి లేదా దానిపై నిరంతరం సందేశాలు పంపుతూ ఉంటారు కానీ అది బాధాకరంగా ఉన్నప్పటికీ మీరు ఆపలేరు కాబట్టి మీరు కొనసాగుతారు మీకు మెడ సమస్యలు ఉన్నాయి నిరంతరం సందేశాలు పంపడం వల్ల వారు దానిని టెక్స్ట్ నెక్ అని కూడా పిలుస్తారు మీరు క్రిందికి చూస్తూ టెక్స్టింగ్ చేస్తున్నారు ఆపై అది మీకు సమస్యను కలిగిస్తోంది కాబట్టి దాని కారణంగా మరియు మితిమీరిన ఉపయోగం కారణంగా మీరు ఈ కంటి ఒత్తిడిని పొందుతున్నారుకానీ మీరు పొందుతారు దాని గురించి పట్టించుకోకండి మీరు దానిని కొనసాగించండి కాబట్టి ఇది వ్యసనం యొక్క మరొక అంశాన్ని సూచిస్తుంది ఆపై మొబైల్ వాడకం కారణంగా మీరు ఎప్పుడైనా చిన్న లేదా పెద్ద కారు ప్రమాదాన్ని ఎదుర్కొన్నారా కాబట్టి మీరు మొబైల్లో ఉన్న కొన్ని నిమిషాల మాదిరిగానే మీరు మీ కాల్ మరియు కొన్నింటికి హాజరవుతారు సెకన్ల వ్యవధిలో కొంత భాగం మీరు ఎవరో దాటడం మిస్ అయ్యారుఆపై మీరు నియంత్రణ కోల్పోయారుఆపై మీరు ఎవరినైనా కొట్టారు మీరు బైక్ నడుపుతున్నప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారా కాబట్టి మీరు ఒక చేతిని ఉపయోగిస్తే మరోవైపు మీరు దానిని మీ చెవులలో ఉంచి ఆపై స్థిరంగా మాట్లాడతారు ఆపై డ్రైవ్ చేస్తూ ఉండండి మీరు అలా చేస్తారా మీరు మొబైల్ తో నిమగ్నమై ఉండటం వల్ల ముఖ్యమైన కార్యకలాపాలను కోల్పోతున్నారా సమయం గడిచిపోతోందని ఎప్పటికీ గ్రహించకండి మీరు మీ తరగతిని మిస్ అవుతారు మీరు ఒక ముఖ్యమైన ఉపన్యాసాన్ని మిస్ అవుతారు మీరు కేవలం మీ మొబైల్తో ఆడుకుంటున్నందున పరీక్ష వంటి ముఖ్యమైన ఈవెంట్ను మిస్ అవుతారు ఇప్పుడు మీరు ఈ దశకు చేరుకున్నట్లయితే మనస్తత్వవేత్తలు మీకు ఇప్పటికే ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉందని చెబుతారు కాబట్టి మీరు నిమగ్నమై ఉన్నారు మరియు మీరు దానిని ఉపయోగించవలసి వస్తుంది మరియు మీరు పూర్తిగా ఇష్టపడతారు ఉష్ట్రపక్షి ని మీరు అక్షరాలా మీ తలని ఇసుకలో పాతిపెట్టారుఇక్కడ మీ మనసు మొత్తం కదులుతుంది మరియు మీ ఆసక్తులన్నీ ఈ సంచార కార్యకలాపాలలో మునిగిపోతాయి అప్పుడు మీరు వాస్తవికతను చూడలేరు కాబట్టి మీరు ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్తో బాధపడుతున్నారు మీరు మీ ఫోన్ను తప్పుగా ఉంచినప్పుడు మరికొన్ని ప్రశ్నలు మిమ్మల్ని భయాందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీ ఫోన్ ఎక్కడో తప్పిపోయినప్పుడు కాబట్టి మీరు భయాందోళనకు గురవుతున్నారా ఇది మీ వ్యసనం స్థాయిని కూడా సూచిస్తుంది మీరు ఎంత కూల్ గా ఉన్నారు మీ ఫోన్ పనిచేయకపోతే మీరు ఎంత భయాందోళనకు గురవుతారు మరియు ఒత్తిడికి గురవుతారు కాబట్టి అకస్మాత్తుగా అది పనిచేయడం ఆగిపోతుంది తెరపై ప్రదర్శన లేదు సరిగ్గా తెరవడం లేదా అది నీటిలో పడిపోవడం వల్ల కొన్నిసార్లు అది మీ జేబులో నుండి కిందికి జారిపడి విరిగిపోతుంది ఇది మీకు తీవ్రమైన తలనొప్పి ఒత్తిడిని ఇస్తుందా ఆపై వెంటనే మీకు అనిపిస్తుందా ఆకాశం పడిపోయినట్లు ఆపై నరకం విప్పుతున్నట్లుగా మరియు మీరు ఏమీ చేయలేరు మీరు చాలా ఒత్తిడిలో ఉండి ఇతర వాటి పై దృష్టి పెట్టలేకపోతున్నారా మీరు మీ మొబైల్ ఫోన్ను పునరుద్ధరించే వరకు కార్యకలాపాలు మరియు ఎవరైనా తాకినట్లయితే మీకు కోపం వస్తుందా మీ ఫోన్ లేదా ఎవరైనా సందేశాన్ని తనిఖీ చేస్తారు అని లేదా మీ ఫోన్లో ఏమి జరుగుతుందో ఎవరైనా తనిఖీ చేస్తారు వాట్సాప్లో లేదా ఫేస్బుక్లో మీ స్నేహితులు ఎవరు అని మీ జీవిత భాగస్వామి లేదా మీకు చాలా సన్నిహితమైన వ్యక్తి అయినా మీకు వెంటనే కోపం వస్తుందా స్నేహితుడు లేదా మీ పిల్లలు లేదా ఎవరైనా దానిని తాకుతుంటే మీకు కోపం వస్తుందా ముఖ్యమైన సమావేశాలలో కూడా కాల్ తీసుకోవడాన్ని మీరు అడ్డుకోలేదా కాబట్టి చాలా ముఖ్యమైన సమావేశాలు కానీ మీరు కాల్ తీసుకోవడాన్ని నిరోధించలేరు కాబట్టి మీరు దానిని తీసుకుంటారు మరియు ప్రజలు చెడుగా ఆలోచించడాన్ని మీరు పట్టించుకోరు వారు మీ గురించి అసభ్యంగా అసభ్యంగా భావించినప్పటికీ మీరు దాని గురించి బాధపడరు మీ కాల్ లో మునిగిపోయి ఆపై మీరు ఇబ్బంది పడకుండా ఆ వ్యక్తితో మాట్లాడతారు చుట్టూ ఏమి జరుగుతుందో దానికి ఎటువంటి సున్నితత్వాన్ని చూపించకుండా ఇతరులు ఏమి అనుభూతి చెందుతారు మీరు దానిని ప్రతిఘటించలేరు కాబట్టి మీరు కాల్ తీసుకోవాలి మీరు స్నేహితులతో చుట్టుముట్టబడినప్పుడు కూడా మీరు మీ మొబైల్తో బిజీగా ఉంటారు కాబట్టి మీరు ఒక పార్టీలో ఉన్నారు కానీ అప్పుడు మీరు ఎల్లప్పుడూ మీ మొబైల్ వైపు చూస్తారు ఆపై మీరు ముందు ఎవరినీ ఎదుర్కోవద్దు మీరు మీ మొబైల్ బిల్లులను నియంత్రించలేరు కాబట్టి మీ బిల్లు ఏమిటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే కాబట్టి అది ఆధారపడి ఉంటుందని మీరు చెప్పలేరు ఆపై అది బదులుగా ఒక పరిమితిని మించిపోతుంది ప్రారంభ 3005008001000 వరకు జూమ్ చేస్తుంది 10 000 15 000 20 000 మీరు డేటాను విపరీతంగా ఉపయోగిస్తున్నారు ఆపై అది అన్ని సమయాలలో మాట్లాడే మాదిరిగానే ఉంటుంది మరియు చాట్ చేయడం మరియు దీని కోసం మొబైల్ ఫోన్ను ఉపయోగించడం కాబట్టి ఇది మీ నియంత్రణ లేకుండా పైకి లేవడం లాంటిదా ఆపై చివరకు మీరు ద్వేషిస్తారు వ్యక్తులతో వ్యక్తిగతంగా మాట్లాడటం కానీ వారితో మొబైల్లో చాటింగ్ చేయాలని అనిపిస్తుంది కాబట్టి మొబైల్లో మీరు ఒకే వ్యక్తితో ఎంత సమయంలోనైనా అనంతంగా చాట్ చేయవచ్చు కానీ మీరు ఎప్పుడు అదే వ్యక్తిని ముఖాముఖిగా చూడండి కాబట్టి మీరు ఉపసంహరించుకుంటే మీకు మాట్లాడాలని కూడా అనిపించదు కాబట్టి మీరు హలో హాయ్ అని చెబుతారు మరియు మీరు కూడా మొబైల్లో కలుద్దాం అని చెబుతారు కాబట్టి నేను చెప్పినట్లుగా మీరు ఈ పనులన్నీ చేస్తున్నట్లయితే మీరు ఇప్పటికే బానిస అయిపోయారు మరియు అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మీరు దాని నుండి బయటకు రావాలి ఈ సాఫ్ట్ స్కిల్స్ మరియు వ్యక్తిత్వాన్ని చేస్తున్న ఈ కోర్సులో పాల్గొనేవారిగా మీరు మీ మానవ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం చాలా ముఖ్యం ఏదేమైనా ప్రయోజనకరమైన సాంకేతికత మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది కానీ దాని ప్రభావం యొక్క హానికరమైన భాగాన్ని మీరు గ్రహించాలి ఆపై నేను చెప్పినట్లుగా మీరు మానవత్వాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తారు మీరు మానవ లక్షణాలను రక్షించడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ సాంకేతికత పూర్తిగా వచ్చి మిమ్మల్ని రోబోట్లుగా పనిచేసేలా చేస్తుంది కాబట్టి పూర్తిగా సాంకేతికంగా చుట్టుముట్టబడిన ఈ ప్రపంచంలో మానవుడిగా ఎలా మారాలి ప్రలోభాలను ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రలోభాలను నిరోధించడం చాలా కష్టం ఇది ప్రారంభంలో కష్టమని నేను చెప్తున్నానుకానీ ముందుగానే లేదా తరువాత ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి నేను ప్రతిరోజూ చిన్న అడుగు వేస్తాను ఆపై చిన్న పౌనఃపున్యంతో ప్రారంభించి ఈ అలవాట్లను పెంచండి ఇవి మంచి అలవాట్లు అని చెప్పాను ఒక రోజులో కొంత మొబైల్ ఖాళీ సమయాన్ని ఉంచండి 6 నుండి 7 వరకు వారు మిమ్మల్ని మీ మొబైల్ అని పిలుస్తారని ప్రజలకు తెలుసు మీరు నడకలో ఉన్నారని లేదా మీరు ప్రార్థిస్తున్నారని లేదా మీరు నడుస్తున్నారని వారికి తెలుసు కాబట్టి స్విచ్ ఆఫ్ చేయబడతారు మీరు కేవలం తింటున్నారు లేదా మీకు మీ కుటుంబంతో సమయం ఉంది లేదా ఇది మీ పూర్తి మొబైల్ సమయం మరియు ఎవరూ మిమ్మల్ని సంప్రదించలేరు లేదా మీరు లైబ్రరీలో ఉన్నారని వారికి తెలుసు లేదా మీరు అని వారికి తెలుసు మీరు ఎక్కడ ఉన్నా తరగతిలో కానీ ఒక రోజులో ఖాళీ సమయం ఉందని వారికి తెలుసు మరియు మీరు మీ మొబైల్ను తాకవద్దు మీరు నిద్రిస్తున్నప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ ఉంచండి రేడియేషన్ మీకు క్యాన్సర్ను ఇస్తుందని వారు చెబుతారు కాబట్టి మీరు మీ శరీరంలో ఎక్కడ ఉంచినా అదే జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడేటప్పుడు ఫోన్ నుండి దూరం ఉంచుకోబోయే తదుపరి అంశం ఇది కాబట్టి దానిని మీ చెవులకు దగ్గరగా ఉంచడం వల్ల రేడియేషన్ మీ చెవులను ప్రభావితం చేస్తుందిఇది మీ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి స్పీకర్ మోడ్ను మళ్లీ దూరం ఉపయోగించడానికి ప్రయత్నించండి తద్వారా మీరు దానిని వినవచ్చు మీరు రద్దీగా ఉండే ప్రదేశంలో ఉన్నారు మరియు ఇది చాలా ప్రైమేట్ సంభాషణ అయితే తప్ప కాబట్టి ఆ సందర్భంలో మళ్ళీ మీరు బ్లూ టూత్ ని ఉపయోగించగలిగితే ఆపై దానిని ఫోన్ నుండి దూరంగా ఉంచవచ్చు కాబట్టి ఇప్పటికీ ఇది మిమ్మల్ని రక్షించగలదు కాబట్టి మాట్లాడుతున్నప్పుడు కూడా ఫోన్ను మీ చెవులపై ఉంచడం తగ్గించడానికి ప్రయత్నించండి వీలైనంత వరకు దానిని అక్షరాలా మీ నుండి దూరంగా ఉంచి దూరంగా ఉంచండి దానిని మీ జేబులో పెట్టకండి కాబట్టి మీరు దానిని హ్యాండ్బ్యాగ్లో తీసుకెళ్లగలిగితే మీరు దానిని మొబైల్ కోసం ఒక చిన్న బ్యాగ్లో ఉంచగలిగితే మరియు మీరు దానిని మీ జేబులో ఉంచడానికి బదులుగా తీసుకెళ్లగలిగితే ముఖ్యంగా మీ గుండెకు పైన అది చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది వారు దానిని ప్యాంటు పాకెట్లలో ఉంచినప్పుడు కూడా అది ప్రభావితం చేస్తోందని ప్రజలు చెబుతారు తొడలకు ఇది ఎముక క్యాన్సర్ మరియు రేడియేషన్ ప్రభావితం చేసే ఇతర విషయాలను ఇస్తుంది కాబట్టి మీ సేవకుడిగా మీ బానిసగా ఈ ట్రీట్ మొబైల్ నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి రాజుగా ఉండండి మీరు యజమానిగా ఉండండి కానీ మీ యజమాని మణికట్టు గడియారం ను ఉపయోగిస్తున్నట్లుగా అది నిబంధనలను నిర్దేశించనివ్వవద్దు ఆపై మీకు నచ్చిన ఏ రకమైన ఉపయోగించినా కాలిక్యులేటర్లను ఉపయోగించండి మొబైల్ను తీసుకోకుండా ఉండండి ముఖ్యమైన ఫోన్ నంబర్లను నమోదు చేయడానికి ఎల్లప్పుడూ మెమో ప్యాడ్లను ఉపయోగించండి ఇవన్నీ మీరు ఫోన్లో కాలిక్యులేటర్ను ఉపయోగించాలని నేను చెప్పడం లేదు ఎందుకంటే మీరు బయట ఉన్నప్పుడు ఆపై మీరు కాలిక్యులేటర్ను అన్ని సమయాల్లో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కానీ మీ టేబుల్ మీద కాలిక్యులేటర్ ఉన్నట్లయితే మరియు మొబైల్ ఫోన్ ఉన్నట్లయితేమీకు ఎంపిక ఉన్నప్పుడు కాలిక్యులేటర్ను ఉపయోగించడానికి ప్రయత్నించండి కాబట్టిమీరు దీనిని తరచుగా ఉపయోగించకుండా ఉండటానికి మీరు ఎవరికి కాల్ చేసినా మీ కాల్స్ మరియు సందేశాలను పారదర్శకంగా ఉంచండి కాబట్టి మీ వాట్సాప్లో లింక్ చేయబడిన మీ ఫేస్బుక్లో ఎవరైనా ఉన్నారా పారదర్శకంగా మీరు వీలైనంత పారదర్శకంగా చేయగలరా తద్వారామీ స్నేహితులు దానిని చూడగలరని లేదా ఎవరైనా చూడగలరని మీ జీవిత భాగస్వామి చూడగలరు కాబట్టి ఇది పారదర్శకంగా ఉండగలదా కాబట్టి దానిని పారదర్శకంగా చేయడం వల్ల మీకు చాలా ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది ఇది మీకు శాంతిని ఇస్తుంది అప్పుడు అది మిమ్మల్ని చెడు ఒత్తిడి నుండి పూర్తిగా ఉపశమనం చేస్తుంది సంప్రదింపులు ఉంటే చర్చలు ఉంటే మీరు దానిని కొంతమందికి చూపించడానికి ఇష్టపడరు ముఖ్యంగా అన్ని సమయాల్లో మీ మనస్సు మీ మొబైల్ను నిరోధించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తుంది ఎవరైనా చూడటం నుండి మరియు అన్ని సమయాలలో మీరు మానసిక ఒత్తిడిలో ఉంటారు ఆపై మానవుడిగా ఉండాల్సిన తదుపరి ముఖ్యమైన విషయం ఏమిటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ను మీ చేతిలో ఎప్పుడూ ఉంచుకోకండి మళ్ళీ దూరం అంటే మీరు దానిని దూరంలో ఉంచవచ్చు కారులో స్పీకర్ను ఉపయోగించండి లేదా కారులో ఉన్నప్పుడు కూడా ఉపయోగించండి బైక్ మీద నడుపుతూ మీరు దానిని ఆపడానికి ప్రయత్నించి ఆపై వినండి ఆపై మీరు కొనసాగించండి మీరు ఒకటి లేదా రెండు నిమిషాలు ఆలస్యంగా వెళ్లితే బాగుంటుంది మీరు ఆతురుతలో ఉంటే మీరు ఆపలేకపోతే కాబట్టి కాల్ రింగ్ అవుతూ ఉండండి అది వెళ్లనివ్వండి మీరు డ్రైవ్ చేస్తున్నారని అవతలి వ్యక్తి గ్రహించనివ్వండి లేదా ఏదైనా మరియు మీరు సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్న తర్వాత మీరు మళ్లీ కాల్ చేస్తారు మ్యాప్ల ద్వారా చిరునామాలను కనుగొనడానికి ప్రయత్నించండి మరియు ఆ రోజుల్లో మేము ఉపయోగించే వ్యక్తులను అడగడం ద్వారా మ్యాప్లు లేదా మేము కేవలం ప్రజలను అడుగుతున్నాము ఆపై మేము గుర్తించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మానవ సంపర్కం చెక్కుచెదరకుండా ఉండింది కాబట్టి ఇప్పుడు ప్రతిచోటా మీరు జిపిఎస్ను ఉపయోగిస్తున్నారు మరియు అన్ని సమయాల్లో కాదు జిపిఎస్ మిమ్మల్ని ఖచ్చితమైన పరిస్థితికి తీసుకువెళుతోంది నిర్దిష్ట కావలసిన ప్రదేశం కొన్నిసార్లు మీరు ఒక రౌండ్అబౌట్ మార్గాన్ని కూడా తీసుకుంటారు అది ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించండి ఇది అత్యవసరమైనప్పుడు పూర్తిగా తెలియని ప్రదేశం అయినప్పుడు పూర్తిగా అనివార్య పరిస్థితిలో కానీ మీరు దానిని ఉపయోగించకుండా నివారించగలిగితే ఆపై కొద్దిగా తెలిసిన ప్రదేశాలు మీకు కానీ కొంచెం తెలియని చిరునామాఎవరైనా అలా చేయమని అడగడం ద్వారా మిమ్మల్ని మీరు కనుగొనవచ్చు ముగింపు భాగంలో మీరు మొబైల్ మర్యాదను ఎలా కొనసాగించవచ్చో నేను మీకు కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి మర్యాద అనేది వాస్తవానికి సామాజిక నిబంధనలు మార్గనిర్దేశం చేయబడిన సరైన ప్రవర్తన ముఖ్యంగా మీరు చుట్టూ ప్రజలు ఉంటారు మరియు మీరు దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు కాబట్టిమీరు ఎదుర్కొన్నప్పుడు ప్రాథమికంగా అనుసరించగల కొన్ని మర్యాదలు ఏమిటి ముఖాముఖి కమ్యూనికేషన్ కోసం మొబైల్ వాడకాన్ని నివారించండి లేదా సాధ్యమైనంత వరకు ముఖాముఖి కమ్యూనికేషన్ను ఉపయోగించండి మీరు అదే భవనంలో ఉంటే తరువాతి స్థానంలో ఉన్న ఎవరినైనా పిలవడానికి బదులుగా తలుపులో లేదా మొబైల్లోని అదే బ్లాక్లో మీరు త్వరగా వచ్చే సమయాన్ని సరిచేయడానికి ప్రయత్నించి ఆపై దీన్ని ఉపయోగించే బదులు ఆ వ్యక్తితో మాట్లాడండి ఒకే ఇంట్లో ఉన్న వ్యక్తులను మొబైల్లో కాల్ చేయడం మానుకోండి కార్యాలయం కాబట్టి దానిని నివారించండి కాబట్టి ఆపై ఖచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ ఉపయోగించే వ్యక్తితో మాట్లాడండి ఇప్పుడు సాధారణంగా భారతదేశంలో మరియు కొన్ని ఆసియా దేశాలలో కూడా అబ్సెసివ్ ధోరణి ఉంది సాధ్యమైనంత ఎక్కువగా మొబైల్ను ఉపయోగించడం కానీ అప్పుడు మీకు అంత ఉపయోగం కనిపించదు ఐరోపాలోని ప్రదేశాలు మరియు అన్నీ నేను రొమేనియాలో ఒక సమావేశానికి వెళ్ళాను మరియు సమావేశ నిర్వాహకుడు ఒక మహిళతో అక్కడ ఉన్నారు పాల్గొనేవారు మమ్మల్ని పర్యటన కోసం బయటికి తీసుకెళ్లారు ఆపై ఉదయం 8 నుండి సాయంత్రం వరకు 8 మనమందరం కలిసి ఉన్నాము అప్పుడు చాలా మంది మొబైల్ ఫోన్లు ఉపయోగించడం నేను చూడలేదు కాబట్టి రాత్రి 8 గంటలకు మనం చూస్తున్న సైట్లపై వారు పూర్తిగా దృష్టి పెట్టారు కాబట్టి నిర్వాహకుడు మీకు కావాలంటే మా కోసం టాక్సీలు పొందవచ్చని చెప్పారు ఆపై ఆమె అడిగారు ఆమె టాక్సీ తీసుకోవచ్చు మీరు అలా ఎలా చేస్తారని నేను చెప్పాను కాబట్టి ఆ ప్రాంతం చుట్టూ ఎవరూ లేరు మరియు మీరు దానిని ఎలా నిర్వహించబోతున్నారు మరియు నాకు లేదు నా మొబైల్ కాబట్టి వేరే దేశం కారణంగా నేను వేరే సిమ్ను ఉపయోగించలేదు కాబట్టి ఆమె వెంటనే హ్యాండ్బ్యాగ్ నుండి మొబైల్ తీసింది ఆపై ఆమె దానిని ఉపయోగిస్తానని చెప్పింది మొబైల్ ఇప్పుడునేను చాలా ఆశ్చర్యపోయాను మరియు ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఉదయం 8 నుండి సాయంత్రం 812 వరకు గంటల తరబడి మొబైల్ ఆమె హ్యాండ్బ్యాగ్లో ఉంది మరియు ఆమె చాట్ చేయడానికి ఒక్క క్షణం కూడా తీసుకోలేదు ప్రజలు లేదా ఫోటో తీయడం మేము చాలా ప్రదేశాలకు వెళ్ళాము లేదా ఎవరికైనా టెక్స్ట్ చేసాము కానీ అది మేము అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్నప్పుడు మొబైల్ ఉపయోగించి టాక్సీకి కాల్ చేయడం ఖచ్చితంగా అవసరం సమీపంలోని ఫోన్లు మరియు అన్నీ లేవు ఆపై ఆమె దానిని బయటకు తీసింది కాబట్టి మీరు దానిని ఉపయోగించినప్పుడు మాత్రమే ఉపయోగించాలని గ్రహించడానికి ఇది నాకు మంచి సూచిక ఖచ్చితంగా అవసరం మరియు మీరు వీలైనంత వరకు వాడకాన్ని తగ్గించాలి ఆపై మీ సమయాన్ని గడపడానికి ఎవరినీ పిలవవవద్దు కాబట్టి ఇతరుల సమయం గురించి ఆందోళన చెందండి ఆపై మీరు కేవలం ఎవరినైనా పిలవరు ఎందుకంటే మీరు సమయం గడపాలని కోరుకుంటారు ఆపై మరొకరు ఏమి చేస్తున్నారో పూర్తిగా పట్టించుకోరు చేస్తుంటారు అదేవిధంగా ఒక సందేశంలో క్లియర్ చేయగల చిన్న విషయం అడగడానికి ఎవరినీ మొబైల్లో కాల్ చేయవద్దు సమయం ఎంత అని ఒక చిన్న సందేహం ఆపై మీరు ఏమి చేయబోతున్నారో మీరు ఏమి చేస్తున్నారు ఇప్పుడు చాలా చిన్న చిన్న విషయాలు వివరణలు మీరు కేవలం ఒక వచన సందేశాన్ని పంపించి వివరణ కోరగలిగితే అది అవతలి వ్యక్తికి చాలా ఒత్తిడిని నివారిస్తుంది ముఖ్యంగా అవతలి వ్యక్తి బిజీగా ఉంటే ఆ వ్యక్తి సమావేశంలో ఉన్నాడని అనుకుందాం కాబట్టి మీరు ఒక చిన్న విషయం కోసం పిలిచినప్పుడు వారు తీవ్రమైన చర్చలో చాలా బిజీగా ఉంటారు మరియు మీ ఫోన్ మోగుతుంది అది తరచుగా మోగుతుంది మరియు ఆ వ్యక్తికి మళ్లీ మళ్లీ కాల్ చేస్తుంది ఇది నిజంగా బాధ కలిగిస్తుంది అది ఆ వ్యక్తిని ఇబ్బంది పెడుతుంది మరియు కొంతమంది ఒకసారి మొబైల్కు బానిస అవడం ఇష్టపడతారు కాబట్టి అవి బీప్ శబ్దం లేదా సందడి చేసే శబ్దం వెంటనే వచ్చే క్షణం వారు ఫోన్ వద్దకు పరిగెత్తుతారు ఆపై వారు దానిని తీసుకుంటారు మరియు అక్కడ ఏమీ లేదని వారు కనుగొంటారు మరియు వారు చాలా నిరాశకు గురవుతారు కాబట్టి మీరు దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇది చిన్న సమాచారం అయితే వచన సందేశాన్ని ఉపయోగించండి మరియు వారి బిజీ షెడ్యూల్లో కాల్ చేయడం ద్వారా ఒకరి సమయాన్ని హైజాక్ చేయవద్దు మరియు మీరు మీకు కాల్ చేయవలసి వస్తే సరైన సమయాన్ని కనుగొని ఆపై కాల్ చేయండి కాబట్టిదానిని హైజాక్ చేయకండి సమయాన్ని పూర్తిగా వృధా చేసుకోండి ఎల్లప్పుడూ సానుభూతితో ఉండండి బిజీగా ఉన్న వ్యక్తులను వీలైనంత వరకు పిలవడం వారి సమయానికి విలువనిస్తుంది వచన సందేశం లేదా ఇమెయిల్ మెరుగైన ప్రయోజనాన్ని అందించగల మొబైల్ కాల్ని ఉపయోగించవద్దు నేటి మాదిరిగానే కార్పొరేట్ కార్యాలయాలలో మరియు తరువాత ఐఐటీలు వంటి ప్రదేశాలలో మరియు చాలా సంస్థలలో ప్రతిదీ ఇమెయిల్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి ల్యాప్టాప్ కంప్యూటర్లో ఎక్కడ ఉన్నా ప్రజలు తమ మొబైల్ ఫోన్లో ఇమెయిల్ను ఎక్కడ తనిఖీ చేస్తారో అది అన్ని సమయాలలో తనిఖీ చేయబడుతుంది కాబట్టి ఆ వ్యక్తి తరచుగా ఇమెయిల్ను తనిఖీ చేస్తున్నాడని మీకు తెలిసినప్పుడు మీరు కేవలం ఒక సందేశాన్ని పంపవచ్చు మొబైల్ లో వ్యక్తికి కాల్ చేసి ఆ వ్యక్తి సమయాన్ని వెచ్చించి మీ సమయాన్ని కూడా ఉపయోగించుకునే బదులు ఇమెయిల్ చేయండి ఇప్పుడు వ్యాపార కాల్స్ పరంగా మొదట అత్యంత అనుకూలమైన సమయాన్ని గుర్తించండి కాబట్టి నేను చెప్పినట్లుగా కొన్నిసార్లు ఇంటర్వ్యూలు కూడా ఈ చాలా ముఖ్యమైన కాల్స్ ఉపయోగించి నిర్వహించబడతాయి కాబట్టి మొదట మీరు సందేశం పంపగల అత్యంత అనుకూలమైన సమయాన్ని గుర్తించండి మరియు అది సరైనదేనా అని అడగండి కాల్ చేయడానికి సరైన సమయం లేదా మీరు కాల్ చేసినప్పుడు కూడా కాల్ చేయడానికి ఇది సరైన సమయం కాదా అని మీరు ఆ వ్యక్తిని అడగవచ్చు మరియు ఆ వ్యక్తి వద్దు అని చెబితే మీరు 1 గంట తర్వాత కాల్ చేయగలరు మీరు కేవలం 1 గంట తర్వాత కాల్ చేయండి లేదా మీరు ఎప్పుడు కాల్ చేయాలో అపాయింట్మెంట్ను నిర్ణయించండి మరియు మీరు 2 నిమిషాలు మాత్రమే తీసుకుంటామని చెప్పినప్పుడు మీరు చొరబడితే 20 నిమిషాలు తీసుకోకండి లేదా 2 గంటలు మీరు చేయగలరని అనుకోవడం అన్యాయమైన అనాగరిక ప్రవర్తన ఏదైనా అది చాలా దూకుడుగా మరియు సున్నితత్వం లేని ప్రవర్తన మరియు తదుపరిసారి ఆ వ్యక్తి మీ కాల్ తీసుకోవడానికి ఇష్టపడరు మిమ్మల్ని అలా చేయమని అడిగితే మాత్రమే మిస్డ్ కాల్స్ను రిమైండర్లుగా ఉపయోగించండి కాబట్టి నేను మీకు ప్రతిస్పందించకపోతే మీరు ఈ సమయంలో నాకు కాల్ చేస్తారని నేను నా విద్యార్థులకు చెబుతాను లేకపోతే నేను ప్రతిస్పందించినట్లయితే మీరు నాకు కాల్ ఇవ్వరు కాబట్టి అలా చేయమని మిమ్మల్ని అడిగితే మీరు మిస్డ్ కాల్ ఇస్తారు లేకపోతే అలా చేయకండి అవతలి వ్యక్తి తిరిగి కాల్ చేస్తాడని మరియు మీ డబ్బును ఆదా చేస్తాడని ఆశిస్తూ మిస్డ్ కాల్స్ ఇవ్వకండి ఇది మరొక చెడు అలవాటు ఎవరైనా మీకు కాల్ చేయాలనుకుంటే మీరు మీ సమయాన్ని ఆదా చేయాలనుకుంటే ఆ వ్యక్తికి కాల్ చేయండి మీరు మళ్ళీ కాల్ చేసే వ్యక్తి మరియు మీరు కాల్ ఇస్తారు కానీ ఎప్పుడూ మిస్డ్ కాల్ ఇవ్వకండి మరియు అవతలి వ్యక్తి మిమ్మల్ని కాల్ చేయనివ్వకండి మీరు మళ్లీ మళ్లీ కాల్ చేయకుండా ఉండటానికి ముఖ్యమైన అంశాలను వ్రాసుకోండి ఆ మొబైల్ మీ చేతిలో ఉంది మరియు మీరు బటన్ను నొక్కవచ్చు ఆపై మరొక వ్యక్తి మరొక వైపు బానిసలా మీ వైపుకు పరుగెత్తుతుంది మరియు మీ మాట వింటుంది ఇది మీరు నొక్కిన జీనీ లాంటిది ఆపై ఆ వ్యక్తి వచ్చి మీ వద్దకు హాజరవుతాడు కాబట్టి ఇది మళ్ళీ చాలా దూకుడుగా మరియు స్వీయ కేంద్రీకృత ప్రవర్తనను సూచిస్తుంది మీరు కాల్ చేసినప్పుడు ఆ వ్యక్తిని అన్ని కోరికలను అడగండి తద్వారా మీరు కాల్ను కూడా పూర్తి చేస్తారు మొబైల్ కేవలం అవతలి వ్యక్తి స్విచ్ ఆఫ్ చేసి కాల్ని తిరిగి పెడతారు ఆపై మీరు మళ్లీ కాల్ చేస్తారు మీరు తప్పిపోయిన ఆ వస్తువు గురించి తెలుసుకోవడానికి వెంటనే మీరు మళ్లీ మళ్లీ మూడు కాల్స్ చేస్తారు మీరు ఏదో మర్చిపోయారు కాబట్టి రెండు మూడు నిమిషాల వ్యవధిలో నాలుగు కాల్స్ చేయబడ్డాయి ఇప్పుడు మీరు ఆత్రుతగా ఉన్నందున అవతలి వ్యక్తిని ఇబ్బంది పెట్టే హక్కు మీకు లేదు మీరు ఒత్తిడికి గురవుతారు ఆపై మీరు అవతలి వ్యక్తికి కాల్ చేయకపోతే మీరు నిజంగా అనుభూతి చెందుతారు మీ ఒత్తిడి ఉపశమనం పొందదు ఆపై ప్రతి ఒక్క నిమిషానికి మీరు ఏదో ఒకటి గుర్తుంచుకుంటారు మీరు ఆ వ్యక్తిని పిలుస్తారు కాబట్టి మీ ఒత్తిడిని తొలగించే ముందు అన్ని ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోండి ఆపై మీరు ఆ వ్యక్తికి కాల్ చేయండి వ్యాపార సమావేశాలలో మీ ఫోన్ సైలెంట్ మోడ్లో ఉండాలి లేదా స్విచ్ ఆఫ్ అయి ఉండాలి తీవ్రమైన చర్చలో ఉన్నప్పుడు అది మోగితే ప్రతి ఒక్కరూ మీ గురించి చిరాకు పడతారు మరియు ఇంటర్వ్యూ పరీక్షా మందిరాలు మరియు ఇతర పరిమితం చేయబడిన ప్రాంతాల విషయంలో కూడా మీరు ఇదే చేయాలి అవసరమైతే మీ మొబైల్ ఫోన్ను తీసుకెళ్లవద్దు దానిని స్విచ్ ఆఫ్ చేయాలి కాబట్టి మన స్వంత ఐఐటీల గేట్ పరీక్షల వంటి అనేక పరీక్షలలో ప్రతి చివరిలో జె పరీక్షలు జరుగుతాయని నాకు తెలుసు ప్రతి పరీక్ష ముగింపులో కనీసం నలుగురు నుండి ఆరుగురు విద్యార్థులకు కేవలం ఎందుకంటే జరిమానా విధించబడుతుంది చాలా ప్రకటనలు మరియు హెచ్చరికలు ఉన్నప్పటికీ వారి జేబులో మొబైల్ ఫోన్లు ఉన్నాయి మరియు వారు ఎవరూ గమనించరని అనుకున్నాను కానీ అది పేలడంతో కొంత కాల్ చేసి వారు పట్టుబడ్డారు ఆపై వారు దాని నుండి పూర్తిగా తొలగించబడ్డారు మరియు పరీక్ష చెల్లనిదిగా కనుగొనబడింది మరియు వారి పరీక్ష అవకాశం రద్దు చేయబడింది కాబట్టి ఇంటర్వ్యూలలో పరీక్షా మందిరాలు మళ్ళీ ఇంటర్వ్యూలను ఉపయోగించవు ఇది చాలా అగ్లీ పరిస్థితిని సృష్టిస్తుంది కాబట్టి నేను ఇతర వ్యక్తులతో ఇంటర్వ్యూలో ఉన్నాను మరియు మహిళా అభ్యర్థికి కాల్ వచ్చింది మరియు అది ఇంటర్వ్యూ ఎలా జరుగుతోందో తల్లి లేదా అత్త మాత్రమే ఆమెను అడుగుతారు కాబట్టి ఇంటర్వ్యూలో ఏమి జరుగుతుందో మీరు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ప్రారంభించారు కాబట్టి ఆమె లేదు అని చెబుతోంది మరో రెండు ప్రశ్నల తర్వాత నేను మీకు మళ్ళీ చెబుతాను ఏమి జరిగిందో మళ్ళీ కాల్ వస్తుంది ఇప్పుడు కాల్ పూర్తి చేయమని మేము ఆమెకు చెప్పాము కాబట్టి ఆమె ముందుకు వెళ్లి కాల్ పూర్తి చేసి మేము అభ్యర్థిని ఎంపిక చేయలేదని మీకు చెప్పనవసరం లేదు కాబట్టి ఇంటర్వ్యూ మరియు పరీక్ష సమయంలో మీరు దానిని గ్రహించాలి కాబట్టి మొబైల్లో ఎవరితోనైనా మాట్లాడటం చాలా ముఖ్యమైన విషయం కాదు మీరు ముఖాముఖి సంభాషణలో ఉన్నప్పుడు లేదా అవసరమైతే వ్యాపార సమావేశంలో ఉన్నప్పుడు కాల్ చేయండి పర్మిషన్ కాలర్ టోన్ రింగ్ టోన్ మళ్ళీ మీరు దానిని తేలికగా తీసుకునే విషయం కానీ ఇది మీ వ్యక్తిత్వం గురించి మీ గురించి చాలా చెబుతుంది దానిని చాలా మర్యాదగా మరియు సముచితంగా ఉంచుతుంది ఇది ఎవరి మనోభావాలను దెబ్బతీయని లేదా ప్రభావితం చేయని విధంగా ఉంచండి మరియు వారు దానిని విన్నప్పుడు వారు దాని గురించి మంచి అనుభూతి చెందనివ్వండి దాని గురించి వారు ఆహ్లాదకరంగా ఉండనివ్వండి ఇది మంచి సంగీతం కావాలనుకోండి కానీ అది ఎవరి సున్నితత్వాన్ని కూడా కించపరచకూడదు వారు మీతో మాట్లాడటం ప్రారంభించే ముందు బహిరంగ ప్రదేశాలలో లేదా బస్సులలో ఫోన్లో మాట్లాడటం మానుకోండి కాబట్టి వీలైనంత మృదువైనది తద్వారా అవతలి వ్యక్తి వినడు ఆపై మీరు ఇబ్బంది పడరు మరొకరు కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు మరియు మీరు ఆ వ్యక్తితో కంటి పరిచయం కొనసాగించాలి ఒక పార్టీలో మీ ముందు వ్యక్తిగతంగా ముఖాముఖి కమ్యూనికేషన్లో లేదా లాంఛనప్రాయంగా కూడా కూర్చోవడం వ్యాపార సంబంధాలు నేను పెట్టిన కార్టూన్ చూడండి కాబట్టి చెప్పే మహిళ ఆమె ప్రియుడు లేదా భర్త కావచ్చు ఆమె చెప్తున్నది మీరు పట్టించుకోరా నేను మాట్లాడేటప్పుడు మీరు నన్ను చూస్తున్నట్లుగా నేను మీ ఫోన్ను నా నుదిటిపై కట్టుకుంటే కాబట్టి అతను ఆమెను చూస్తున్నారని ఆమె ఊహించవచ్చు కాబట్టి నేను మీ ఫోన్ను నా నుదిటిపై ఉంచుతానని ఆమె చెబుతోంది కాబట్టి ఇది ఈ స్థాయికి చేరుకోకూడదు మరియు చివరకు మీ సెల్ ఫోన్కు మరో రెండు తెలివైన సూచనలు ఇవ్వాలి ఇప్పటికే మీ కెమెరాలను మీ క్యాలెండర్ను మీ అలారం గడియారాన్ని మీ గడియారాన్ని అలాగే మీ వాల్క్ మ్యాన్ ని కూడా భర్తీ చేసింది వాక్మ్యాన్ ఇప్పటికే ఒక రకమైన వాడుకలో లేని ముక్కగా మారింది కానీ అది మీ కుటుంబం మరియు నిజమైన స్నేహితులను భర్తీ చేయనివ్వవద్దు చివరకు మీ మొబైల్ నంబర్ మీకు ఇష్టమైన వారి జాబితాలో అగ్రస్థానంలో ఉండనివ్వండి మీ కుటుంబాన్నిమీ స్నేహితులనుమీ సహోద్యోగులను నియంత్రించండి నిరోధించబడిన జాబితాలో ఎప్పుడూ అగ్రస్థానంలో ఉండకండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీరు మీ మొబైల్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను మరియు దాని అనవసరమైన వినియోగాన్ని తగ్గించండి మీ సమయాన్ని ఆదా చేయండి వేరొకరి సమయాన్ని ఆదా చేయండి మీ ఒత్తిడిని తగ్గించండి వేరొకరి ఒత్తిడిని కూడా తగ్గించండి